మోడలింగ్ నైపుణ్యాలపై ఉపన్యాసాన్ని అందించే R సెషన్కు స్వాగతం ఈ సెషన్లో మనము రెండు ఉదాహరణల ద్వారా పని చేస్తాము మొదటి ఉదాహరణలో డేటా విశ్లేషణ సెషన్లో మనము క్లుప్తంగా చూసిన CO2 డేటా సెట్ ను తీసుకుంటాము మరోసారి మనము R స్టూడియోని ప్రారంభించి బేస్ ప్యాకేజీతో వచ్చే CO2 డేటా సెట్ను లోడ్ చేస్తాము CO2 డేటా సెట్ కేవలం ఒక్క ప్యాకేజీతో మాత్రమే ఉండనవసరం లేదని ఇతర ప్యాకేజీలు ఉన్నాయని మరియు మీరు వాటిని లోడ్ చేసినప్పుడు మీరు అదే డేటా సెట్ను కలిగి ఉండవచ్చని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి 'డేటా సెట్స్ ' అని పిలువబడే బేస్ ప్యాకేజీతో వచ్చే CO2 డేటా సెట్ను నేను సూచిస్తున్నాను కాబట్టి ఇది CO2 డేటాను లోడ్ చేసింది మరియు మనము చివరిసారిగా పనిచేసినది అదే డేటా అని ధృవీకరించడానికి ప్లాట్ను చూడండి మరియు ఇది నిజంగా అదే అని మీరు గమనించవచ్చు ఇది సరళ ధోరణిని కలిగి ఉంది కనీసం చూడగానే ఆలా అనిపిస్తుంది కానీ ఇది చతురస్రాకార ధోరణి లేదా క్యూబిక్ కావచ్చు మీకు తెలియదు కానీ ఖచ్చితంగా ఇది సమయం యొక్క ధోరణి పనితీరును కలిగి ఉంటుంది దాని పైన మనము మోడల్ చేయాలనుకుంటున్న ఆసిలేటరీ ధోరణి కూడా ఉంది ఆపై దానికి ఒక యాదృచ్ఛిక భాగం ఉండవచ్చు అది కూడా మోడల్ చేయబడాలి కాబట్టి ఇక్కడ లక్ష్యం సిరీస్ను మోడల్ చేయడమే తద్వారా CO2 స్థాయిలను అంచనా వేయడానికి నేను ఆ మోడల్ను ఉపయోగించగలను మనము పూర్తి మోడలింగ్ ప్రక్రియ ను చూడము ఎందుకంటే పూర్తి మోడలింగ్ ప్రక్రియ యాదృచ్ఛిక ప్రక్రియల యొక్క ఒకానొక సిద్ధాంతాన్ని కూడా పిలవవచ్చు ఇక్కడ యాదృచ్ఛిక భాగాలను ఎలా మోడల్ చేయాలో నేర్చుకుంటాము ధోరణిని మరియు ఆసిలేటరీ భాగాన్ని ఎలా మోడల్ చేయాలో మాత్రమే నేను మీకు చూపిస్తాను ఆపై మిగిలినవి వేరే కోర్సు లో నేర్పబడతాయి లేదా మీకు ఇప్పటికే తెలిసి ఉంటే మీరు ముందుకు వెళ్లి దీన్ని చేయవచ్చు కాబట్టి ఇక్కడ మనం చేసే మొదటి విషయం ఏమిటంటే ధోరణిని మోడల్ చేస్తాము ఇక్కడ ధోరణి సమయం యొక్క ఫంక్షన్ కాబట్టి సమయం అనేది రిగ్రెసర్ మరియు CO2 ఆసక్తి కలిగివున్న వేరియబుల్ లేదా టైమ్ వెక్టర్ ను గ్రహించడానికి మనం టైమ్ కమాండ్ వాడవచ్చు మీరు ఇక్కడ గమనించిట్లుగా వర్క్స్పేస్ ప్యానెల్లో CO2 అనేది సమయ శ్రేణి కి సంబంధించినది అందువల్ల ఇది ఎల్లప్పుడూ లక్షణాలలో ఒకటిగా టైమ్స్టాంప్ లను కలిగి ఉంటుంది మనము టైమ్స్టాంప్లను సంగ్రహించి వాటిని tvec లో సేకరిస్తాము ఇది నేను ఎంచుకున్న వేరియబుల్ పేరు ఇప్పుడు మనము R లో lm అని పిలువబడే కమాండ్ ని ఉపయోగించి ధోరణిని గ్రహించవచ్చు lm అంటే లీనియర్ మోడలింగ్ లేదా లీనియర్ మోడల్స్ ఈ కమాండ్ క్రింద ఉన్న అంచనా అల్గోరిథం కనీసం చదరపు ప్రామాణిక కనీస చతురస్రాల అల్గోరిథం ఇతర లక్షణాలతో పాటు ఉదాహరణకు మీరు డేటా యొక్క ఉపసమితిని మాత్రమే ఉపయోగించి మీరు బరువులు మరియు మరెన్నో సరఫరా చేయగలరు కాని మనము lm యొక్క సాదా లేదా వనిల్లా వెర్షన్ను ఉపయోగించబోతున్నాము మరియు ఈ మోడల్కు లింకో2 అని పేరు పెడతాను ఇది నేను ఎంచుకుంటున్న వేరియబుల్ పేరు నేను ఇక్కడ ఏమి చేస్తున్నానో మీకు చూపిస్తాను కాబట్టి నేను కోరుకున్న సూత్రాన్ని ఇక్కడ వర్తింపజేస్తాను ఇప్పుడు ఫార్ములా అనగా మనకు అర్ధం CO2 వేరియబుల్ మరియు tvec అయిన రిగ్రెసర్ మధ్య సంకేత సంబంధం ఇంటర్సెప్ట్ కూడా ఉందని నేను lm కి చెప్పనవసరం లేదు కాబట్టి ఇంటర్సెప్ట్ ఉందని అవ్యక్తంగా అర్థం చేసుకోవచ్చు మరోవైపు నేను ఇంటర్సెప్ట్ ని కోరుకోకపోతే కొన్ని కారణాల వల్ల ఇంటర్సెప్ట్ లేదని నేను నమ్ముతున్నాను అప్పుడు నేను ఈ వాక్యనిర్మాణాన్ని ఉపయోగించగలను కానీ ప్రస్తుతానికి ఇంటర్సెప్ట్ ఉందో లేదో మనకు తెలియదు వాస్తవానికి మనము విషయాలను దృశ్యమానంగా చూడవచ్చు కానీ ఇంటర్సెప్ట్ ఉందో లేదో మనకు చెప్పడానికి మొదట అల్గోరిథం మీద ఆధారపడదాం కాబట్టి ఇది ఇప్పుడు మనకు ఉన్న మోడల్ ఇప్పుడు మనము ఈ మోడల్ ను పరిశీలించవచ్చు మరియు మరింత ముందుకు వెళ్ళడానికి మనము దీన్ని చేయాలి సమ్మరీ కమాండ్ చాలా బహుళార్ధసాధక ఆదేశం ఇది వివిధ రకాల వస్తువులకు వర్తిస్తుంది linCO2 ఒక lm రకం వస్తువు ప్రాథమికంగా ఇది ఒక మోడల్ రకం వస్తువు మరియు దీనికి అనేక భాగాలు ఉన్నాయి మొదట సుమ్మరిని చూద్దాం మరియు అది ఏమి తెస్తుందో చూద్దాం కాబట్టి పైన ఇది మీకు మోడలింగ్ చేస్తున్న సంకేత సంబంధమైన సూత్రాన్ని ఇస్తుంది ఆపై ఇది మీకు అవశేషాలపై కొన్ని గణాంకాలను ఇస్తుంది మధ్యస్థం ఏమిటి మరియు మొదలైనవి అవశేషాలు సున్నా సగటు పరిధి ఏమిటి మరియు మొదలైన వాటి గురించి మీరు కొంత ఆలోచన చూడవచ్చు కానీ మనము దానికి తిరిగి వస్తాము మనకు ప్రాథమిక ఆసక్తి ఉన్నది ఇంటర్సెప్ట్ మరియు వాలు స్లోప్ slope యొక్క అంచనాలు మనము సరళ మోడల్ ను ఫిట్ చేసాము మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా గుణకాలు శీర్షిక క్రింద నాలుగు నిలువు వరుసలు ఉన్నాయి మొదటి కాలమ్ మనకు అంచనాలను ఇస్తుంది రెండవ కాలమ్ మనకు ప్రామాణిక లోపాన్ని ఇస్తుంది దీనిని వన్ సిగ్మా లోపం లేదా సంబంధిత అంచనాలలో సగటు లోపం అని పిలుస్తారు ఆపై చివరి రెండు ఈ అంచనాల గణాంకాలకు సంబంధించినవి మరియు ఇక్కడ స్టార్ లు కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఏమిటో త్వరగా అర్థం చేసుకుందాం కాబట్టి అంచనాలు వాస్తవానికి మనం స్వయంగా చదవగలం అంచనాలు చాలా సమాచారాన్ని కలిగి ఉండవు అవి ప్రామాణిక లోపం సందర్భంలో అర్థం చేసుకోవాలి కాబట్టి నా ఉద్దేశ్యం ఏమిటంటే ఇక్కడ అంచనా చాలా తక్కువ విలువ అని అనుకుందాం అంచనాను నిర్లక్ష్యం చేయవచ్చనే నిర్ణయానికి మీరు రాలేరు స్లోప్ 10 పవర్ మైనస్ 4 గా మారిందని అనుకుందాం దీనికి కొన్ని యూనిట్లు ఉన్నాయి కాబట్టి ఇది యూనిట్లకు సున్నితంగా ఉంటుంది కాబట్టి 10 పవర్ మైనస్ 4 యొక్క క్రమం యొక్క విలువ స్వయంగా ఎటువంటి అర్ధాన్ని ఇవ్వదు లేదా ఒకవేళ ఇది ప్రామాణిక లోపం సందర్భంలో అర్థం చేసుకుంటే తప్ప దానికి ఏదైనా ముఖ్యమైన అర్ధం కలిగి ఉండదు కాబట్టి అంచనాలకు సంబంధించి ఇక్కడ ప్రామాణిక లోపం చాలా చిన్నది ఈ అంచనాలను ముఖ్యమైనవిగా పరిగణించాలనే వాస్తవాన్ని తెలియజేయడం అంటే మీరు వాటిని అతితక్కువగా లేదా సిద్ధాంతపరంగా సున్నాగా పరిగణించలేరు ఇప్పుడు t విలువ కాలమ్ నేను ఇప్పుడు వివరించను ఇది పరికల్పన పరీక్షకు సంబంధించినది కాబట్టి పరికల్పన పరీక్షపై కోర్సులో ఇవి చూడవచ్చు దీనిపై మీరు చాలా వివరాలను కనుగొంటారు చివరి కాలమ్ p విలువగా పిలువబడే వాటిని నివేదిస్తుంది మరియు p విలువ మళ్ళీ ఈ పరామితిని అంచనా వేయడం కనుగొనడం మనం గమనించిన దానికంటే పెద్ద అంచనాను పొందడం కానీ వివరాల్లోకి వెళ్లకుండా సాధారణ వివరణ ఏమిటంటే p విలువ చాలా తక్కువగా ఉంటే పరామితులకు సున్నా విలువ ఉందనే పరికల్పన నిజం కాదు ఇక్కడ పరామితులు ఏమిటి ఇంటర్సెప్ట్ మరియు స్లోప్ మరియు ఈ విశ్లేషణ యొక్క మొత్తం ఉద్దేశ్యం పరికల్పనను పరీక్షించడం వ్యక్తిగత పరామితులు నిజంగా సున్నా నా కాదా అని కాబట్టి p విలువ చాలా తక్కువగా ఉన్నప్పుడు పరామితులు సున్నా విలువగా ఉండాలి అనే శూన్య పరికల్పనను తిరస్కరించాలి మీరు గుర్తుచేసుకుంటే మనము ఒక పదబంధాన్ని ఉపయోగిస్తాము p విలువ తక్కువగా ఉంటే శూన్య పరికల్పన తిరస్కరించాలి కాబట్టి ఇది గుర్తుంచుకోవలసిన ఆకర్షణీయమైన పదబంధం మరియు ఇక్కడ ఉన్న మూడు స్టార్ లు పరామితి అంచనాలు ముఖ్యమైనవి అని మీకు చెప్తాయి అవన్నీ మీకు ఒకే మాట చెబుతున్నాయి మీరు దీనిని ఒక పరికల్పన పరీక్ష వీక్షణ స్థానం నుండి చూడవచ్చు లేదా పరామితుల యొక్క ప్రాముఖ్యత పరీక్ష నుండి మీరు చూడవచ్చు పరామితుల అంచనాలను ఆచరణాత్మకంగా విస్మరించలేము కాబట్టి ఈ లీనియర్ మోడల్లో స్లోప్ మరియు ఇంటర్సెప్ట్ రెండూ ఉండాలి ఇప్పుడు ప్రశ్న ఈ సరళ మోడల్ సరిపోతుందా ఈ లీనియర్ మోడల్ దానిపై ముఖ్యమైన పరామితులను కలిగి ఉందని మనము కనుగొన్నాము ఇప్పుడు అలా చేయడానికి మనము అవశేషాలను చూడవచ్చు ఉదాహరణకు మనము అవశేషాలను ప్లాట్ చేయగలము R స్టూడియో గురించి మంచి విషయం ఏమిటంటే నేను టైప్ చేస్తున్న ఫీల్డ్ లింకో 2 మోడల్లో చెల్లుబాటు అయ్యే ఫీల్డ్ ఆ కాదా అని మీకు చెబుతుంది మరియు అప్రమేయంగా ఇది స్కాటర్ ప్లాట్ను ప్లాట్ చేయవచ్చు కాబట్టి మనము ఒక లైన్ ప్లాట్ను ప్లాట్ చేస్తాము కాబట్టి సరళ ధోరణి తీసివేయబడిందని మీరు ఇక్కడ చూడవచ్చు కానీ ఇది కొన్ని చతురస్రాకార పోకడలు కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఆ పౌనపున్యం యొక్క స్వచ్ఛమైన సైన్ వేవ్ అలాంటి ఆకారాన్ని కలిగి ఉండదు మనం చతురస్రాకార మోడల్ కు కూడా సరిపోయేలా ఉండవచ్చు మరియు అవశేషాలు బాగా ప్రవర్తించాయా లేదా అని తనిఖీ చేయండి కాబట్టి చతురస్రాకార మోడల్ ను నిర్మించడానికి మీరు ఇక్కడ ఈ వాక్యనిర్మాణం ద్వారా వెళ్ళవచ్చు మరియు ఇది మీరు చాలా శ్రద్ధ వహించాలనుకునే విషయం మళ్ళీ అదే కథ మనము lm ను ఉపయోగిస్తాము అంచనా వేసిన వేరియబుల్ మరియు రిగ్రెసర్ మధ్య సంబంధాన్ని పేర్కొనండి రిగ్రెసర్ ఎప్పటిలాగే ఉంది మన టైమ్ వెక్టర్ ఇది మనము చతురస్రాకార మోడల్ ను నిర్మించాలనుకుంటున్న సమయం కాబట్టి మన మోడల్ y అనేది a a0 ప్లస్ a1 t ప్లస్ a2 t స్క్వేర్ a0 ఉన్నట్లు స్పష్టంగా అర్ధం అవుతుంది కాబట్టి మనము ప్రదర్శిస్తాము a1 కు సరిపోయేలా lm ను బలవంతం గా ఫార్ములాలో సరిపోయేలా ఉండేలా చేస్తున్నాము మనము ఇక్కడ tvec ను సరఫరా చేస్తున్నాము ఆపై tvec square యొక్క ఈ వాక్యనిర్మాణం 'I' ను ఉపయోగించాము ఇది తప్పనిసరిగా R కి tvec square మరొక రిగ్రెసర్ అని చెబుతుంది మనము దీన్ని చేయకపోతే బదులుగా మనం tvec ప్లస్ tvec square అని చెబితే R ఏమి చేస్తుంది అంటే అది tvec ప్లస్ tvec square ను జోడిస్తుంది మరియు దానిని ఒకే రిగ్రెసర్గా పరిగణిస్తుంది మరియు అది మనకు కావలసినది కాదు కాబట్టి ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మీరు ఒకే వివరణాత్మక వేరియబుల్ నుండి రిగ్రెసర్లను సృష్టిస్తున్నప్పుడు ఇక్కడ టైమ్ వెక్టర్ అప్పుడు మనము వాక్యనిర్మాణాన్ని అనుసరించాలి రేపు మీకు tvec ప్లస్ ఉండవచ్చు క్యూబిక్ పదం లేదా లాగరిథం పదం అలాంటిదే కావచ్చు ఇవన్నీ ఉండాలి ప్రతి రిగ్రెసర్ ఇలాంటి పద్ధతిలో జతచేయబడాలి కాబట్టి మనకు ఒక మోడల్ ఉంది ఇప్పుడు మనం మరోసారి చతురస్రాకార మోడల్ ను చూడవచ్చు మరియు పరామితి అంచనాలను చూడవచ్చు వాస్తవానికి సాంకేతికంగా చెప్పాలంటే మనం మొదట అవశేషాలను చూడాలి ఆపై పరామితి అంచనా చూడాలి కానీ మనము దాని నుండి కొంచెం విచలనం తీసుకుంటున్నాము కాబట్టి మళ్ళీ ఇక్కడ స్టార్ లు సూచిస్తాయి లేదా p విలువలు పరామితి అంచనాలు ముఖ్యమైనవి అని సూచిస్తాయి అంటే నా మోడల్ a0 ఇంటర్సెప్ట్ a1 లోని ప్రతి పదాలు t కు అనుగుణమైన మొదటి గుణకం అనే శూన్య పరికల్పనను మనము తిరస్కరించవచ్చు a2 t స్క్వేర్కు అనుగుణమైన రెండవ గుణకం అన్నీ సున్నా కాదు లేదా అంచనాలు ముఖ్యమైనవి దురదృష్టవశాత్తు ఈ సందర్భంలో మనకు నిజమైన మోడల్ లేదు నాకు తెలియదు లేదా ఈ CO2 ఎలా ఉత్పత్తి చేయబడిందో మనకు తెలియదు వాస్తవ ప్రక్రియ మనం నిర్మించడానికి ప్రయత్నిస్తున్న మోడళ్ల కంటే చాలా క్లిష్టంగా ఉంటుంది అది గుర్తుంచుకోండి కాబట్టి పోల్చడానికి నిజం లేదు మరియు అందుకే మనము ఈ పరికల్పన పరీక్ష ద్వారా వెళ్తాము వాస్తవానికి మనకు నిజం తెలిస్తే ఈ మోడలింగ్ అభ్యసం అంతా వ్యర్థం కాబట్టి సంగ్రహంగా నివేదించబడిన ఇతర సమాచార భాగాలు ఇక్కడ ఉన్నాయి కానీ తెలుసుకోవటానికి మీకు సరళ రిగ్రెషన్ పై మంచి ఉపన్యాసాలు అవసరం అందువల్ల నేను దానిని చర్చించట్లేదు మీకు ఇప్పటికే తెలిసి ఉంటే మీరు ఈ సమాచార భాగాలను ఆనందిస్తారు మరియు ఈ విశ్లేషణ నుండి మరింత అర్థాన్ని పొందుతారు కాబట్టి మరోసారి అవశేషాలను చూద్దాం మరియు ఈసారి ధోరణి వర్గ ధోరణి అదృశ్యమైందో లేదో చూద్దాం కాబట్టి ఈ సమయంలో మనము అవశేషాలను పరిశీలిస్తాము అవును ధోరణి అదృశ్యమైంది ఒక క్యూబిక్ ఉండవచ్చు మనం అలా చేయగలం ఆపై వెళ్లి నాల్గవ ఆర్డర్ బహుపది ధోరణి ఉందో లేదో తనిఖీ చేయండి నేను దానిని మీకు వదిలివేస్తున్నాను దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపించాను అవశేషాలను విశ్లేషించే తదుపరి దశకు వెళ్దాం ప్రస్తుతానికి వర్గ ధోరణి మాత్రమే ధోరణి అని మనము అనుకుంటాము కానీ మీరు అలా చేయకూడదు మరింత ముందుకు వెళ్లి క్యూబిక్ ధోరణికి ఫిట్ చేయాలి చతురస్రాకార ధోరణి ఒకటి మాత్రమే అని మనము అనుకుంటాము మరియు అవశేషాలను విశ్లేషిస్తాము ఇప్పుడు మనము ఇక్కడ ఈ అవశేషాలను చూసినప్పుడు ఆసిలేటరీ ప్రవర్తనను మనం స్పష్టంగా చూడవచ్చు అంటే మనం ఇప్పుడు ఈ డోలనం యొక్క ఫ్రీక్వెన్సీని గ్రహించడానికి ప్రయత్నించవచ్చు అంటే CO2 స్థాయికి ఆవర్తనత ఉంది ఇది ఒక నిర్దిష్ట సమయం తరువాత పునరావృతమవుతుంది ఇప్పుడు మనము ఫ్రీక్వెన్సీని ఎలా గ్రహించాలి నేను దీన్ని దృశ్యమానంగా చేయగలను కానీ అది చాలా మూలాధార విశ్లేషణ అవుతుంది బదులుగా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ నియమాన్ని ఉపయోగిద్దాం మీలో ఎంతమందికి అది తెలుసో నాకు తెలియదు కానీ మీకు తెలియకపోతే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఆవర్తనాలను సరళమైన మార్గంలో నిర్మించడం ద్వారా గుర్తించటానికి అనుమతిస్తాయి వీటిని పవర్ స్పెక్ట్రం లేదా పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ అని పిలుస్తారు ఇక్కడ మీరు విశ్లేషించండి సిగ్నల్ యొక్క మొత్తం శక్తికి సిగ్నల్ లోపల వివిధ ఫ్రీక్వెన్సీ భాగాల రచనలు మరియు సైద్ధాంతిక ప్రాతిపదికను కలిగి ఉన్న సాధారణ నియమం పవర్ స్పెక్ట్రల్ ప్లాట్లో ఉంటుంది నేను ఒక నిర్దిష్ట పౌన పున్యంలో పీక్ ని చూస్తే ఆ ఫ్రీక్వెన్సీ భాగం సిగ్నల్లో గణనీయంగా ఉంటుంది ఇప్పుడు R లోని బేస్ ప్యాకేజీ స్పెక్ట్రల్ అనాలిసిస్ లేదా ఫోరియర్ విశ్లేషణ చేయడానికి సాధనాలతో వస్తుంది స్పెక్ట్రం అని ఒక కమాండ్ ఉంది కానీ నేను టైమ్ సిరీస్ విశ్లేషణ ప్యాకేజీని ఇష్టపడతాను మరియు దానిని TSA అంటారు మరియు నేను దానిని లోడ్ చేయబోతున్నాను ఎందుకంటే ఈ స్పెక్ట్రల్ విశ్లేషణ చేయడానికి బేస్ ప్యాకేజీపై నిర్మించిన చక్కటి దినచర్య ఉంది కాబట్టి నేను TSA ప్యాకేజీని లోడ్ చేసాను మరియు మీరు ఉండాలి మీరు ఈ రకమైన ప్రదర్శనను చూడాలి ఇప్పుడు నేను R లో క్రొత్త ప్యాకేజీని లోడ్ చేసినప్పుడు క్రొత్త ప్యాకేజీలోని కొన్ని నిత్యకృత్యాలు ఇప్పటికే ఉన్న లేదా బేస్ ప్యాకేజీలోని నిత్యకృత్యాలతో ఒకే పేరును పంచుకునే అవకాశం ఉంది ఈ ప్యాకేజీ నుండి ఈ క్రిందివి ఇప్పుడు గుర్తించబడతాయని R మీకు హెచ్చరిక ఇస్తుంది కాబట్టి ప్రాథమికంగా వారు మీకు చెప్తున్నారు acf arima tar మరియు మొదలైనవి అవి మీకు ఆసక్తి కలిగి ఉంటే ఈ రెండు ప్యాకేజీల మధ్య అతివ్యాప్తి ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు మొదలైనవి కానీ ఏమైనప్పటికీ మనము దానిలోకి వెళ్ళము నేను మీకు చెప్పదలచిన ఒక విషయం ఏమిటంటే TSA ప్యాకేజీలో CO2 డేటా సెట్ కూడా ఉంది ఇది మనము పనిచేస్తున్న CO2 డేటా నుండి కొంచెం భిన్నంగా కనిపిస్తుంది ఏదేమైనా పెరియాడోగ్రామ్ ను త్వరగా చూద్దాం కమాండ్ పెరియాడోగ్రామ్ మరియు నేను ఇక్కడ అవశేషాలను నేరుగా గ్రహించబోతున్నాను క్వాడ్కో 2 డాలర్ అవశేషాల quadco2residual పెరియాడోగ్రామ్ భాగాన్ని సేకరించేందుకు డాలర్ ఆపరేటర్ ఉపయోగించబడుతుందని మీరు చూడవచ్చు మరియు అందంగా ఇది సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ కంటెంట్ను నాకు చూపిస్తుంది కాబట్టి ఈ ప్లాట్ను ఇక్కడ అర్థం చేసుకోవడానికి మార్గం నాకు శక్తి ఉన్న x అక్షం మీద ఉంది మరియు క్షమించండి y అక్షం మీద నాకు శక్తి ఉంది మరియు x అక్షం పై నాకు ఫ్రీక్వెన్సీ ఉంది మరియు ఇది ప్రాథమికంగా నాకు చెబుతున్నది ఏమిటంటే ఈ పౌన పున్యంలో సుమారుగా నాకు గరిష్ట శక్తి ఉంది మరియు ఇది స్పష్టంగా మనకు ఆసక్తి ఉన్న ప్రధాన పౌన పున్య భాగం ఇది ఊహించాల్సిన అవసరం లేదు అయితే ఈ స్పెక్ట్రల్ విశ్లేషణ హార్మోనిక్ ఉనికిని వెల్లడిస్తుంది మరియు ఇది హార్మోనిక్ ఉందా లేదా అని ధృవీకరించడం మంచిది హార్మోనిక్స్ అనేది ఫండమెంటల్స్ యొక్క పూర్ణాంక గుణకాలు కాబట్టి మీరు ఈ పెద్దదాని గురించి ఆలోచిస్తే ప్రాథమికంగా పెద్ద పీక్ ఉన్న పౌన పున్యం అప్పుడు దాని కుడి వైపున ఉన్న చిన్నది హార్మోనిక్గా భావించవచ్చు మరియు సాధారణంగా హార్మోనిక్స్ ఉనికి అంటే ఉత్పాదక దృగ్విషయంలో ఒక రకమైన నాన్ లీనియారిటీలు మరియు మొదలైనవి కానీ ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే దృశ్యపరంగా మనం ఈ పీక్ ని చూడలేకపోయాము కాబట్టి మీరు చూస్తారు గణిత విశ్లేషణ మనం నిజంగా చూడలేని వాటిని తెస్తుంది కానీ అదే సమయంలో దృశ్య పరీక్ష చాలా ముఖ్యం ఇప్పుడు మీరు చాలా తక్కువ పౌన పున్యాల నుండి దాదాపుగా సున్నా పౌన పున్యాల నుండి విద్యుత్ సహకారాన్ని పరిశీలిస్తే చాలా తక్కువ పౌన పున్య ధోరణిని సూచించే కొంత ముఖ్యమైన సహకారం ఉన్నట్లు అనిపిస్తుంది ఇది కూడా మోడల్గా ఉండాలని సూచిస్తుంది క్యూబిక్ ని మన దృశ్య విశ్లేషణ కూడా వాస్తవానికి మీరు ప్లాట్కు తిరిగి వెళితే ఒక రకమైన క్యూబిక్ ధోరణి ఉన్నట్లు తెలుస్తుంది వాస్తవానికి మీరు క్యూబిక్ దానిని ప్లాట్ చేస్తే మూడవ గుణకం నాల్గవ గుణకం ఉందని మీరు కనుగొంటారని నేను మీకు చెప్పాలి ఇది కూడా ముఖ్యమైనది కాబట్టి దీన్ని ప్రయత్నించండి క్యూబిక్ మరియు నాల్గవ ఆర్డర్ను అమర్చడానికి ప్రయత్నించండి మరియు విశ్లేషణ మీకు ఏమి చెబుతుందో చూడండి ధోరణి వాస్తవానికి మూడవ ఆర్డర్ లేదా నాల్గవ ఆర్డర్ బహుపది ఆ కాదా ఆపై అవశేషాలను ఎలా విశ్లేషించాలో మనము ఇప్పటికే నేర్చుకున్నాము కాబట్టి ఇప్పుడు మీరు ధోరణిని మరియు సైనూసోయిడ్ను తొలగించడానికి ఈ మోడళ్లను ఉపయోగిస్తున్నారు ఆపై మీరు అవశేషాలను చూడవచ్చు ఏది ఏమైనప్పటికీ నేను ఈ సమయంలో దీని గురించి మాట్లాడను కానీ మీరు దీన్ని మరింత వివరంగా ఎలా చేయాలి తెలుసుకోవాలనుకుంటే మీరు ఎల్లప్పుడూ మాకు వ్రాయగలరు మేము మీకు స్క్రిప్ట్ పంపిస్తాము సరే కాబట్టి రెండవ ఉదాహరణకి వెళ్దాం మొదటి ఉదాహరణలో R లో క్రమబద్ధమైన పద్ధతిలో సరళ రిగ్రెషన్ ఎలా చేయాలో నేర్చుకున్నాము మనము ఇక్కడ మరో లీనియర్ రిగ్రెషన్ కూడా చేయబోతున్నాం కానీ ఈ ఉదాహరణ మనం చూసిన ఓవర్ ఫిటింగ్ ఉదాహరణకి సంబంధించినది కాబట్టి ఇక్కడ స్క్రీన్ను క్లియర్ చేద్దాం మరియు ఓవర్ఫిటింగ్ ఉదాహరణకి అవసరమైన డేటాను రూపొందించుదాం నేను చేయబోయేది ఏమిటంటే ఇన్పుట్ను 0 నుండి 4 వరకు 0 02 దశల్లో ఇక్కడ క్రమం వలె ఉత్పత్తి చేయబోతున్నాను కాబట్టి నాకు uk యొక్క 201 విలువలు ఉన్నాయి తదనుగుణంగా నేను నాయిస్ లేని ప్రతిస్పందనను ఉత్పత్తి చేస్తాను మీరు గుర్తుచేసుకుంటే నాయిస్ లేని భాగానికి మీకు సంబంధం లేదా డేటాను ఉత్పత్తి చేసే వ్యక్తీకరణను ఇచ్చే స్లైడ్ను చూడండి మరియు ఇది మనకు ఉంది ఆపై దానిని xk అని పిలుద్దాం ఇప్పుడు మనము ఎప్పటిలాగే చెప్పినట్లుగా నిజమైన ప్రతిస్పందనకు మనము ఎప్పటికీ ప్రాప్యత పొందలేము దాని యొక్క కొలిచిన విలువకు మాత్రమే మనకు ప్రాప్యత ఉంది కాబట్టి పరిస్థితిని వాస్తవికంగా చేయడానికి ఇప్పుడు మనము నాయిస్ లను చేర్చుతాము మరియు మనము ఈ పద్ధతిలో నాయిస్ లను చేర్చుతాము మనము xk వలె అదే పొడవు గల గాస్సియన్ డిస్ట్రిబ్యూషన్ చేసిన నాయిస్ లను చేర్చుతాము సిగ్నల్ మరియు నాయిస్ యొక్క నిష్పత్తి చాలా ఎక్కువగా ఉండే విధంగా మనము నాయిస్ యొక్క వ్యాప్తిని సర్దుబాటు చేస్తాము మరియు నేను ఇక్కడ అదే చేస్తున్నాను అప్రమేయంగా నాకు అక్కడ స్కేలింగ్ కారకం లేకపోతే vk యొక్క వైవిధ్యం ఒకటి అవుతుంది ఇది నేను ఉత్పత్తి చేస్తున్న యూనిట్ వైవిధ్యం యాదృచ్ఛిక నాయీస్ కాబట్టి కొలతను ఉత్పత్తి చేద్దాం ఇక్కడ నాకు yk xk ప్లస్ vk కి సమానం మరియు అది నా వద్ద ఉన్న నాయిస్ భాగం నాయిస్ లేదా కొలిచిన విలువ కాబట్టి ఇక్కడ uk మరియు yk ను ప్లాట్ చేద్దాం మరియు ఇది నిజంగా మనం కోరుకున్నదా లేదా అని చూద్దాం కాబట్టి ఇది మనము కోరుకున్నదానికి చాలా పోలి ఉంటుంది వాస్తవానికి ఇది కొంచెం నాయిస్ లాగా కనిపిస్తుంది అంత నాయిస్ ఏమి కాదు మీరు జోడించవచ్చు మీకు కావాలంటే మీరు నాయిస్ స్థాయిలను పెంచవచ్చు మరియు మనము చేయబోయేదాన్ని పునరావృతం చేయవచ్చు ఇప్పుడు నేను రెండు లేదా మూడు వేర్వేరు మోడళ్ల ను చూస్తాను ఆపై నేను సెషన్ను ముగిస్తాను కాబట్టి నేను మీకు చూపించదలిచిన మొదటి మోడల్ మీకు నాయిస్ లేని భాగానికి ప్రాప్యత ఉంటే మరియు మీరు కలిగి ఉంటే సంబంధం మూడవ ఆర్డర్ బహుపది అని మీకు తెలుసు అప్పుడు మీరు దీన్ని చెయ్యవచ్చు దీనికి modxu అని పేరు పెట్టండి మరియు lm ని పిలిచి సంకేత సంబంధాన్ని సరఫరా చేద్దాం కాబట్టి మనకు ఇక్కడ xk టిల్డా uk ప్లస్ I uk స్క్వేర్ ప్లస్ I uk క్యూబ్ కనుక ఇది కాబట్టి ఇది x మరియు u ల మధ్య సరిపోయే మోడల్ యొక్క సారాంశాన్ని తెస్తుంది మరియు ఈ ప్రదర్శన దిగువన ఉన్న హెచ్చరిక సందేశానికి మీ దృష్టిని త్వరగా ఆకర్షించాలనుకుంటున్నాను ఇది తప్పనిసరిగా ఖచ్చితంగా సరిపోతుందని చెప్తుంది ఇది ఉండాలి కాబట్టి అది చెప్పేది సంబంధం ఖచ్చితంగా ఉంది వివరించలేనిది ఏమీ లేదు మాట్లాడటానికి ఈ మోడల్ నుండి అవశేషాలు లేవు మరియు ఇది చాలా చిన్న అవశేషాల మధ్యస్థంలో కూడా ప్రతిబింబిస్తుంది సంఖ్యా ఖచ్చితత్వం సున్నా వరకు ఉంది అలాగే పరామితుల అంచనాలు ఖచ్చితమైన పద్ధతిలో గుర్తించబడ్డాయి మరియు మొదలైనవి కానీ ఇదంతా ఒక ఆదర్శధామ ప్రపంచం మనకు నాయిస్ లేని మార్గానికి ప్రాప్యత లేదు కాబట్టి మనము ఇప్పుడు వస్తావానికి వెళ్తాము మీకు చూపిస్తున్నాను మీ చేతిలో ప్రతిదీ ఉంటే lm మీ కోసం దాన్ని ఖచ్చితంగా గుర్తిస్తుంది కాబట్టి ఓవర్ ఫిట్టింగ్ ప్రదర్శనకు లేదా ఓవర్ ఫిట్టింగ్ ఉదాహరణకి వెళ్దాం ఉపన్యాసంలో మనం ఓవర్ ఫిట్ చేసినప్పుడు అంటే ఈ ఉదాహరణలో నేను నాల్గవ ఆర్డర్ బహుపది లేదా ఐదవ ఆర్డర్ బహుపదికి ఫిట్ చేస్తుంటే నేను ఓవర్ ఫిటింగ్ చేస్తున్నాను నేను రెండవ ఆర్డర్ లేదా మొదటి ఆర్డర్కు ఫిట్ చేస్తుంటే నేను అండర్ ఫిటింగ్ చేస్తున్నాను కాబట్టి ఆచరణలో బహుపది యొక్క క్రమం ఏమిటో మనకు తెలుసా లేదు మనము చేయము కాబట్టి దాన్ని నిర్ణయించడం గురించి మనం ఎలా వెళ్లాలి మనకు ఇవ్వబడినది బహుపది సంబంధమని అనుకుందాం మీకు ఇవ్వకపోయినా y వర్సెస్ u యొక్క ప్లాట్ నాకు చెబుతుంది లేదా బహుపది సంబంధాన్ని గట్టిగా సూచిస్తుంది ఇప్పుడు నేను ఊహించడం ప్రారంభించాను మనము తప్పనిసరిగా స్పష్టంగా మొదటి క్రమాన్ని తోసిపుచ్చాము ఇది సరళమైనది మనము రెండవ ఆర్డర్ మూడవ ఆర్డర్ నాల్గవ మరియు ఐదవ వాటితో ప్రారంభించవచ్చు కానీ నేను రెండవదాన్ని వదిలి వేస్తాను ఎందుకంటే ప్రాధమిక ఉద్దేశ్యం ఓవర్ ఫిట్టింగ్ చూపించడమే తప్ప అండర్ ఫిటింగ్ కాదు మనము మొదట y మరియు u ల మధ్య క్యూబిక్ బహుపది సంబంధాన్ని గుర్తిస్తాము ఆపై మిగతా రెండు మోడళ్లను నిర్మిస్తాము మరియు నన్ను ఇక్కడ modyu3 చేయనివ్వండి కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను అలాగే నేను ఏమి చేయబోతున్నాను మోడళ్లను నిర్మించడానికి నేను మొదటి వంద యాభై పాయింట్లను ఎంచుకోబోతున్నాను మరియు మిగిలిన యాభై ఒకటి అంచనాలకు ఉపయోగిస్తాను ఇది మీకు ఉపయోగపడే విషయం నేను ఉపన్యాసంలో చెప్పినట్లుగా క్రాస్ ధ్రువీకరణ కోసం ఆ అభ్యాసం కూడా అవసరం కాబట్టి lm లో ఉపసమితి మొదటి ఒక వంద యాభై పాయింట్లను ఉపయోగించమని చెప్పడం ద్వారా నేను ఈ ఎంపికను ఉపయోగించగలను మీరు ఏదైనా ఒక వంద యాభై పాయింట్లను ఉపయోగించవచ్చు లేదా పొడవును కూడా మార్చవచ్చు సరే నాకు ఈ modyu3 ఉంది ఇతర మోడళ్లను కూడా ఇదే పద్ధతిలో మరియు ఐదవ ఆర్డర్ బహుపదిలో కూడా నిర్మిద్దాం కాబట్టి నేను అన్నింటినీ ఒకేసారి నిర్మించబోతున్నాను కాబట్టి ఇవి మూడు వేర్వేరు బహుపది మోడల్ లు ఇప్పుడు ఈ మోడల్ లు ఎంత బాగున్నాయో అడగాలి ఈ మోడళ్లకు మంచి పరీక్ష వ్యక్తిగత మోడల్ను చూడటం ఈ వ్యక్తిగత మోడళ్లలో పరామితుల అంచనాలు చూడాలి కాబట్టి ఇక్కడ మూడవ ఆర్డర్ బహుపది ఫిట్ యొక్క సారాంశం ఉంది మరియు పరామితి అంచనాలు సత్యానికి దగ్గరగా ఉన్నాయని మీరు చూడవచ్చు ఈ సందర్భంలో నాకు నిజం తెలుసు ఎందుకంటే నేను డేటాను అనుకరించాను మరియు అంచనాలు నిజమైన విలువలకు చాలా దగ్గరగా ఉన్నాయి స్పష్టమైన కారణాల వల్ల అవి సరిగ్గా సమానంగా ఉంటాయని మీరు ఎప్పటికీ ఆశించలేరు మరియు ఇక్కడ ఉన్న స్టార్ లు తక్కువ p విలువల నుండి బయటకు వస్తున్నాయని సూచిస్తున్నాయి అంచనాలు ముఖ్యమైనవి మంచివి కాబట్టి థర్డ్ ఆర్డర్ బహుపది మంచిది మనము నాల్గవ క్రమాన్ని కూడా ఇదే విధంగా చూడవచ్చు ఇప్పుడు మీరు వేరేదాన్ని చూస్తారు నాకు ఓవర్ ఫిట్ ఉంది ఎందుకంటే ఇది ఏమి జరుగుతుందో నాల్గవ ఆర్డర్ బహుపది రూపం ఇంటర్సెప్ట్ పదం రూట్ లకి చాలా దగ్గరగా ఉంది ఆపై ఇక్కడ గందరగోళాన్ని ప్రారంభిస్తుంది మూడవ ఆర్డర్ పదం యొక్క గుణకం ముఖ్యమైనది కానంతవరకు సత్యం నుండి గణనీయంగా వ్యత్యాసాలను మనము కలిగి ఉన్నాము మీరు లోపాన్ని చూడవచ్చు u క్యూబ్ కోసం గుణకం యొక్క అంచనాలో లోపం అంచనాతో పోలిస్తే చాలా ముఖ్యమైనది అదేవిధంగా నాల్గవ ఆర్డర్ గుణకం కోసం కూడా అందువల్ల ఇక్కడ శూన్య పరికల్పన u క్యూబ్ మరియు u పవర్ నాలుగుకు గుణకాలు సున్నా అని మీకు చెప్పే స్టార్ లు లేవు కానీ అది పాక్షికంగా సరైనదని మనకు తెలుసు కానీ కనీసం మనకు ఖచ్చితంగా గుణకం తెలుసు u పవర్ నాలుగు సున్నాగా ఉండాలి ఈ సరళమైన అభ్యాసం నుండి మనం అర్థం చేసుకోవలసినది ఏమిటంటే మనం ఓవర్ ఫిట్ చేసినప్పుడు నిజమైన పరామితులు సున్నా కాకపోయినా పరామితి అంచనా వేసే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఓవర్ ఫిటింగ్ ఎలా బాధపెడుతుందో మాకు తెలియదు మరియు నేను ఎల్లప్పుడూ ఈ ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నాను డేటా అనేది గుర్తించడానికి ఆహారం వంటిది మరియు పరామితులు అతిథులు వంటివి కాబట్టి మీ అతిథులకు మీ వద్ద తగినంత ఆహారం లేనప్పుడు కొంతమంది అతిథులు సంతృప్తి చెందవచ్చు మరియు మరికొందరు ఆకలితో ఉండవచ్చు ఎవరు ఆకలితో ఉంటారో ఎవరు సంతృప్తి చెందుతారో మీకు తెలియదు కానీ చివరగా ఎప్పుడూ ఆకలితో వెళ్ళే కొంతమంది అతిథులు ఉంటారు మరియు ఇక్కడ అతిథులు పరామితులు ఇక్కడ ఆకలితో వెళ్లేవారు అంటే పెద్ద లోపాలు మనకు అది అక్కరలేదు మనము అతిథులను ఆహ్వానించినప్పుడు అతిథులందరూ సంతృప్తి చెందాలని మనము కోరుకుంటున్నాము కాబట్టి ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి డేటా గుర్తించడం కోసం ఆహారం మనము ఎక్కువ మందిని ఆహ్వానించడం సరైనది కాదు మనము తక్కువ మందిని కూడా ఆహ్వానించాగలం కానీ మోడలింగ్లో ఇది కూడా మంచిది కాదు ఆహారం కోసం ఉద్దేశించిన అతిథుల సంఖ్యను మనము ఖచ్చితంగా ఆహ్వానించాలనుకుంటున్నాము ఎందుకంటే మీరు ఆహారాన్ని వృథా చేయకూడదనుకుంటున్నారు మీరు దీన్ని గుర్తుంచుకోవాలి మరియు ఆ సారూప్యత మీరు మోడలింగ్ చేస్తున్నప్పుడల్లా మీరు గుర్తుంచుకోవాలి మరియు మనం మరొకదాని నుండి కూడా ఇలాంటి ప్రవర్తనను ఆశించాలి కాబట్టి ఐదవ ఆర్డర్ బహుపది కోసం ఇంటర్సెప్ట్ ముఖ్యమైనది లేకపోతే మీరు పరామితి అంచనాలను చూడలేరు అంటే వాటిలో పెద్ద లోపాలు ఉన్నాయని అర్థం కాబట్టి ఇది పూర్తి టాస్ కి వెళ్ళింది మనము పోల్చవచ్చు నేను అంచనాలను పోల్చి చూస్తాను మోడళ్ల అంచనాలను ఎలా లెక్కించాలో నేను మీకు చూపిస్తాను మరియు మిగిలిన యాభై ఒక్క పాయింట్లపై మూడవ ఆర్డర్ మరియు ఐదవ ఆర్డర్ బహుపది యొక్క అంచనాలను మనము త్వరగా పోల్చవచ్చు లేదా మనము పూర్తి డేటా సెట్లను ఎంచుకోవచ్చు మనము మిగిలిన యాభై ఒక్క పాయింట్లను ఎన్నుకుంటాము నన్ను అలా చేయనివ్వండి కాబట్టి మనము దీనిని yk hat అని పిలుస్తాము కాబట్టి నన్ను అనుమతించండి మొదట ఒక అంచనాను లెక్కించే విధానం మొదట డేటా ఫ్రేమ్ను సృష్టించడం గుర్తుంచుకోండి R మోడలింగ్ మరియు అంచనాల కోసం డేటా ఫ్రేమ్లను అంగీకరిస్తుంది కాబట్టి ఒక డేటా ఫ్రేమ్ను తయారు చేద్దాం ఇక్కడ నేను ఇక్కడ 151 నుండి 201 వరకు చెప్పగలను కాబట్టి అవి నా అది నా పరీక్ష డేటా uk ఇప్పుడు నేను ఇక్కడ అంచనా వేయగలను కాబట్టి mody3 testdatapredict lm లేదా ప్రెడిక్ట్ మీరు ఫీడ్ చేసే వస్తువును చూడటం ద్వారా అంచనా వేస్తుంది ఇది mody3 ఇది ఒక మోడల్ ఇది సరళ మోడల్ వస్తువుపై పనిచేయాలని అర్థం చేసుకుంటుంది కాబట్టి ప్రిడిక్ట్ ఎల్ఎమ్ predict lm స్పష్టంగా R కి చెప్తోంది నేను సరఫరా చేస్తున్న వస్తువు లేదా మోడల్ ఒక సరళ మోడల్ రకం ఆపై నేను అంచనాలను లెక్కించాల్సిన పరీక్ష డేటాను సరఫరా చేస్తున్నాను కాబట్టి నేను ఆ పని చేసాను అదేవిధంగా ఐదవ ఆర్డర్ కోసం కూడా దీన్ని చేద్దాం నాల్గవ క్రమాన్ని పోల్చడాన్ని నేను మీకు వదిలివేస్తున్నాను సరే మనము దీనిని yk hat అని పిలుస్తాము హ్యాట్ సాధారణంగా అంచనా ఉజ్జాయింపు కోసం అంచనాలో ఉపయోగించబడుతుంది మరియు నేను అదే సమావేశాన్ని ఉపయోగించాను ఇప్పుడు ఇక్కడ అంచనాలను పోల్చుదాం కాబట్టి నాకు ప్లాట్లు ఉన్నాయి మొదట yk ను ప్లాట్ చేద్దాం వాస్తవానికి మనం yk పరీక్ష అని పిలుద్దాం పరీక్ష డేటా కోసం yk కి అనుగుణంగా ఉండే వేరియబుల్ని సృష్టించండి కాబట్టి ఇప్పుడు ప్లాట్ uk టెస్ట్ లేదా yk మరియు టెస్ట్ మరియు ఇది uk టెస్ట్ కాదు మనము సృష్టించలేదు క్షమించండి కాబట్టి yk మరియు uk మధ్య 151 నుండి 201 పాయింట్ల ప్లాట్లు ఇక్కడ ఉన్నాయి ఇవి నిజం కొలతలు మూడవ ఆర్డర్ మరియు ఐదవ ఆర్డర్ బహుపది మోడల్ ల అంచనాలు ఏమిటి అని అడుగుదాం మనము ఇక్కడ పంక్తులను ఉపయోగించవచ్చు మరియు uk టెస్ట్ ykhat3 అని చెప్పవచ్చు మరియు ప్లాట్ ఎలా ఉందో చూడటానికి మనము ఎరుపు రంగును ఉపయోగించవచ్చు క్షమించండి ఇది రంగు కాబట్టి ఇక్కడ వేరే విధానాన్ని తీసుకుందాం ప్లాట్లు కేవలం yk hat yk టెస్ట్ ఆపై yk hat3 ను ప్లాట్ చేద్దాం కాబట్టి మనము ఇక్కడ అంచనాలను పోల్చవచ్చు నేను సమయం యొక్క ఫంక్షన్ గా yk ను గీస్తాను మనము ఇంతకుముందు ఇక్కడ చేసినట్లుగా కూడా ప్లాట్లు చేయవచ్చు మనము దీనిని u యొక్క ఫంక్షన్గా ప్లాట్ చేయవచ్చు ఆపై ఇక్కడ పంక్తులు ఆపై మనం బహుశా నీలం రంగు నీలం రంగులో ఐదవ ఆర్డర్ బహుపదిని కూడా ప్లాట్ చేయవచ్చు దాని నుండి అంచనా మరియు అది ఎక్కడికి పోయిందో చూడండి కాబట్టి మీరు చూడవచ్చు ఈ సందర్భంలో ఐదవ ఆర్డర్ యొక్క అంచనాలు వేరుగా ఉన్నాయి ఉపన్యాసంలో అంచనాలు కూడా అస్థిరంగా ఉన్నాయని మనము చూశాము ఇప్పుడు ఈ అంచనాలు ఎలా ప్రవర్తిస్తాయో మనం జోడించే నాయిస్ మీద ఆధారపడి ఉంటుంది కానీ వాస్తవం మొదట ఐదవ ఆర్డర్ కేసులో పరామితి అంచనాలు నమ్మదగినవి కావు అందువల్ల మనము మోడల్ను కూడా విశ్వసించకూడదు అంచనాలు అంత గొప్పవి కాదని మీరు విశ్వసించినప్పటికీ మీరు ఈ అభ్యాసాన్ని పునరావృతం చేస్తే నేను మీకు చెప్తాను ఇక్కడ ఈ ప్లాట్లు భిన్నంగా కనిపిస్తాయి మరియు అంచనాలు భిన్నంగా కనిపిస్తాయి ఎందుకంటే మీరు నాయిస్ కారణంగా భిన్నమైన దానిని సృష్టిస్తారు చివరగా ఏమిటంటే మీరు ఓవర్ ఫిట్ చేస్తే రెండు లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి ఒకటి మీరు పరామితి అంచనాలలో పెద్ద లోపాలను చూస్తారు అంటే మీరు అతిగా అంచనా వేశారు మీరు మీ మోడల్ను ఎక్కువ పరిమితులకు గురి చేశారు మరియు అంచనాలు ఘోరంగా మరియు అంత ఘోరంగా మధ్య ఉంటాయి కానీ అవి కొత్త డేటా సమితిలో పేలవంగా ఉంటాయి ఎల్లప్పుడూ మోడలింగ్లో అందువల్ల సాధ్యమైన చోట క్రాస్ ధ్రువీకరణ డేటా సెట్ను కలిగి ఉండండి వాస్తవానికి కొన్ని సార్లు మీరు చాలా చిన్న డేటాను కలిగి ఉండవచ్చు కానీ ఇది ఎల్లప్పుడూ ఒక పరీక్ష డేటా సమితిని కలిగి ఉండటం ఒక అభ్యాసం అయి ఉండాలి ఇక్కడ మీరు పరీక్షించిన డేటాపై శిక్షణ పొందిన మోడల్ను పరీక్షించవచ్చు మనము అసైన్మెంట్ ల పై శిక్షణ పొందిన విద్యార్థులను పరీక్షా పేపర్ల తో పరీక్షించినట్లుగా కాబట్టి ఈ అభ్యాసం మీరే స్వయంగా చేసి మోడల్ అంటే ఏమిటో తెలుసుకోండి ఇది లింకో2 లేదా మనము అమర్చిన మోడల్ ఆ కాదా అని మీకు చూపించాలనుకుంటున్నాను ఉదాహరణకు modyk3 క్షమించండి uk uy3 మీరు ఇప్పుడే టైప్ చేస్తే ఇది మీకు ఇస్తుంది కానీ మాడ్యూ3 లోని పూర్తి భాగాల జాబితాను మీరు కోరుకుంటే ఈ మోడళ్లలో ప్రతిదానిలో ఉన్న అన్ని ఇతర విషయాలు ఏమిటో మీకు తెలియజేస్తుంది lm మీకు గుణకాలు ఉన్నాయి అమర్చిన విలువలు మీరు ఫిట్లను పోల్చవచ్చు అమర్చిన విలువలు శిక్షణ డేటాపై మోడల్ యొక్క అంచనాలు మనము చేసిన విధంగా మీరు అవశేషాలను తీయవచ్చు అప్పుడు మీరు సరళ సమీకరణలతో ఎంత ప్రావీణ్యం కలిగి ఉన్నారనే దానిపై ఆధారపడి దాన్ని ఎలా పిలిచారు మరియు ఇతర వివరాలను కూడా పొందవచ్చు lm యొక్క నాన్ లీనియర్ వెర్షన్ కూడా ఉంది మరియు glm అని పిలువబడే సాధారణీకరించిన సంస్కరణ ఉంది నాన్ లీనియర్ వెర్షన్ నాన్ లీనియర్ లీస్ట్ స్క్వేర్ పద్ధతిని ఉపయోగిస్తుంది ఆశాజనకంగా ఏదో ఒక రోజు మనకు కూడా వాటిని అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది కానీ మనం ఇప్పుడు ముగించాలి మరియు మీరు ఈ మోడలింగ్ సెషన్ను ఆస్వాదించారని మరియు ఎప్పటిలాగే మీకు మోడలింగ్కు సంబంధించిన లేదా R లో మోడళ్లను ఎలా అమర్చాలి ఏవైనా ప్రశ్నలతో తిరిగి వ్రాస్తారని ఆశిస్తాము మేము ఖచ్చితంగా సంతోషిస్తాము సహాయం